మన০ గేమ్ ప్లే అల్గోరిథం ను చూస్తున్నాము మరియు మన০ చివరి తరగతిలో ఆల్ఫా బీటా అల్గోరిథం మరియు ఆల్ఫా బీటా చేత అన్వేషించబడిన ట్రీ ను ఇక్కడ చూశాము ఇది బైనరీ గేమ్ ట్రీ 4 లోతుగా నడుస్తుంది మరియు ఆ షేడెడ్ నోడ్స్ ఆల్ఫా బీటా తప్పనిసరిగా అన్వేషించలేదు ఇప్పుడు ఆల్ఫా బీటా అల్గోరిథం ఎడమ నుండి కుడికి శోధిస్తుంది మరియు ఇప్పుడు మనం ఒక అల్గోరిథం ని చూడాలనుకుంటున్నాను అది ఆన్ ఇం ఫార్మేడ్ కాదు అది దీనిలా పద్ధతిలో గుడ్డిగా కాదు కానీ దిశ యొక్క భావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ప్రవేశపెట్టడం ద్వారా మన০ డేప్త ఫస్ట సర్చ నుండి బెస్ట్ ఫస్ట్ సెర్చ్కు మారినట్లే మన০ ఒక అల్గోరిథంను చూడాలనుకుంటున్నాము ఇది తప్పనిసరిగా మంచి పరిష్కారం అని భావించే దాని వైపు వెళ్తుంది వాస్తవానికి అలాంటి అల్గోరిథంను 1979 లో స్టాక్మన్ అని పిలువబడే వ్యక్తి దినిని ఇచ్చారు మరియు దీనిని SSS SSS స్టార్ అంటారు ఇప్పుడు ఈ అల్గోరిథం ను అర్థం చేసుకోవడానికి ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ జరిగే అవసరమైన స్థలం ఏమిటో మనం మొదట అర్థం చేసుకోవాలి మరియు MAX ఏమి చేస్తుందో చూడాలి కాబట్టి MAX కు అది అందుబాటులో ఉన్న అనేక ఎంపికల ఆటను ఆడుతోంది మరియు ఇది ఒక ఎంపికను ఎంచుకుంటుంది కాబట్టి ఉపరి హెడ్ స్థాయిలో ఇది ఒక ఎంపికను ఎంచుకుంటుంది కాని ఇది కొంత లోతు వరకు కీని శోధించిన ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది ఇది మనం k ప్లై శోధన ను చేస్తున్నాము మరియు ఇది ఈ ఫార్వర్డ్ లుక్ ఆధారంగా ఉంది మరియు MAX ఈ చర్యను చేసింది మరియు హోరిజోన్లో మూల్యాంకన ఫంక్షన్ను తప్పనిసరిగా వర్తింపజేయడం ఆధారంగా కాబట్టి MIN యొక్క ప్రతిస్పందన ఏమిటో MAX ఊహించింది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే MIN యొక్క అన్ని ప్రతిస్పందనలతో MAX సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఆ MIN యొక్క ప్రతి ప్రతిస్పందనకు MAX ఒక నిర్దిష్ట కదలికను ఇస్తుందని ముందే ఆలోచించింది మరియు తరువాత MIN యొక్క అన్ని ప్రతిస్పందనలను MAX పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా 4 ప్లై సెర్చ్ ట్రీ అని చెప్పవచ్చు MAX ఈ మొత్తం అవకాశాలను చూసింది మరియు వీటి ఆధారంగా MAX ఒక కదలికను తీసుకుంది కాబట్టి ఈ శోధన ఫలితంగా MAX ముగించినది మనం చూస్తున్న ఈ సబ్ ట్రీ అని చెప్పవచ్చు ఒకవేళ MAX ఈ చర్యను చేస్తే MIN ఏ కదలిక చేసినా MAX కి దానికి సమాధానం ఉంటుంది ఆపై MIN ఏ కదలికలు చేసినా MAX ఈ విషయాన్ని అంచనా వేసేటప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటుంది ఇప్పుడు గుర్తుంచుకోండి అటువంటి ఉప వృక్షాన్ని స్ట్రాటజీ అంటారు కాబట్టి MAX ఒక వ్యూహాన్ని ఎంచుకుంది కానీ ఆల్ఫా బీటా అల్గోరిథం వ్యూహాల ప్రదేశంలో శోధించదు ఇది వ్యూహాలను కూడా పరిగణించదు కాని మనం వేరే అల్గారిథమ్ను చూడబోతున్నట్లయితే ఇది SSS SSS స్టార్ ఒకవేళ SSS SSS స్టార్ వ్యూహాల స్థలంలో శోధిస్తే కాబట్టి MAX ఎంచుకున్న ఈ వ్యూహం మరియు మనం దానిని S అని పేరు పెట్టాము మరియు ఈ వ్యూహం యొక్క విలువ ఏమిటి మరియు MAX పరిగణనలోకి తీసుకున్న లీఫ్ నోడ్ల పరంగా విలువ కాబట్టి ఇది 10 20 40 మరియు ఇవన్నీ పెద్ద విలువలు 60 70 అని చెప్పండి ఇది 5 10 15 30 అని చెప్పండి నేను అన్ని విలువలను నింపడం లేదు కానీ మన దగ్గర ఉందని చెప్పండి కొన్ని విలువలు 10 20 40 60 70 ఇక్కడ 5 ఉంది మరియు ఇక్కడ 10 15 30 MAX ఈ కీని ఉపయోగించినప్పుడు MINIMAX విలువ ఏమిటి ఈ విలువలన్నింటిలో ఇది కనిష్టంగా ఉంటుంది ఎందుకంటే MAX దాని వ్యూహాన్ని స్తంభింపజేసిన తరువాత అది ఎంచుకోవడం MIN వరకు మాత్రమే మరియు MIN కొంత విశ్లేషణ చేస్తుంది మరియు అది చెప్పగలను సరే నేను ఈ చర్య తీసుకుంటే నేను 5 విలువను పొందుతాను అంటే MIN చేస్తుంది MAX యొక్క వ్యూహం తప్పనిసరిగా స్తంభింపజేసినందున MAX కి ఎక్కువ ఎంపికలు లేవు కాబట్టి ఒక వ్యూహం యొక్క విలువ ఆ వ్యూహంలోని లీఫ్ నోడ్ల విలువ యొక్క కనిష్టానికి సమానం కాబట్టి ఈ సంజ్ఞామానం ఇవి వ్యూహం S యొక్క లీవ్స్ అని చెప్పడానికి ఉపయోగపడుతుంది మరియు వ్యూహం యొక్క విలువ ఈ వ్యూహం యొక్క లీఫ్ విలువ యొక్క కనీస విలువకు సమానం ఇప్పుడు ఒక పరస్పర చర్యగా ఒక వ్యూహంలో రాండమ్ లీఫ్ను ఎంచుకుంటే నేను కొన్ని లీఫ్ L ని ఎంచుకుంటే ఇది లీఫ్ L అని చెప్పండి అది పట్టింపు లేదు ఇది మనలను ఎలా ప్రభావితం చేస్తుంది S విలువతో దీనికి ఏ సంబంధం ఉంది ఇది వ్యూహం యొక్క విలువ కంటే ఎక్కువ లేదా సమానం అంటే లీఫ్ యొక్క విలువ ఆ లీఫ్ ను కలిగి ఉన్న వ్యూహంపై ఎగువ కట్టుబడి ఉంటుంది ఇప్పుడు ఈ బైనరీ సెర్చ్ ట్రీని మళ్ళీ చూద్దాం ఈ విలువ 50 ఉన్న ఈ లీఫ్ 50 ను నేను ఎంచుకుంటే ఇది ఎన్ని వ్యూహాలలో భాగం అవుతుంది మీరు చూడవచ్చు ఇది MIN యొక్క ఎంపిక మరియు ఇక్కడ MAX ఒక ఎంపిక చేసింది మరియు ఆ ఎంపికకు ఈ లీఫ్ వలె 50 విలువ ఉంటుంది MAX ఎదుర్కోవలసి ఉంటుంది తద్వారా ఈ వ్యూహం MAX కోసం ఎంపిక అవుతుంది MIN కోసం ఈ రెండు ఎంపికలు MAX కోసం ఈ ప్రత్యేక ఎంపిక మరియు MIN కోసం ఈ రెండూ తప్పనిసరిగా అవసరం ఇప్పుడు MAX MIN కోసం ఈ రెండు ఎంపికలను పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నందున ఇందులో ఇది కూడా ఉంది MAX ఈ కదలికను చేసినప్పుడు MAX ఇక్కడ ఒక వ్యూహాన్ని ఎంచుకుంటుంది దీనిలో MAX ఈ కదలికను ఇక్కడ మరియు ఈ కదలికను ఇక్కడ చేస్తుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే MAX ఆ చర్యను మరియు ఈ కదలికను చేస్తున్న వ్యూహాన్ని పరిశీలిస్తోంది మరియు వ్యూహం ఈ చర్యను ఖచ్చితంగా కలిగి ఉండవచ్చు ప్రత్యామ్నాయంగా ఈ లీఫ్ కూడా MAX ఆ కదలికను మరియు ఈ కదలికను ఇక్కడ చేసే వ్యూహంలో భాగంగా ఉంటుంది అయితే ఈ స్థలంలో ఇక్కడ ఉన్న ఇతర కదలికలు ఈ ప్రత్యేక వ్యూహంలో ఉంటాయి కాబట్టి మీరు దీన్ని కొద్దిగా దృశ్యమానం చేయాలి ఈ ప్రత్యేకమైన గేమ్ట్రీలో ప్రతి లీఫ్ 2 వ్యూహాలకు చెందినది మరియు దీనిలో మొదటి వ్యూహం ఏమిటంటే MAX ఇక్కడ ఈ ఎంపిక చేసినప్పుడు మరియు రెండవ వ్యూహం ఏమిటంటే MAX ఇక్కడ ఇతర ఎంపిక చేసినప్పుడు ఎందుకంటే MAX ఇక్కడ MIN యొక్క ఈ ఎంపికను పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి 16 లీవ్స్ ఉన్నాయి మరియు ఎన్ని ఎంపికలు మరియు MAX కి ఎన్ని వ్యూహాలు ఉన్నాయి ఇక్కడ 2 ఎంపికలు ఇక్కడ 2 ఎంపికలు ఇక్కడ 2 ఎంపికలు మరియు ఇక్కడ 2 ఎంపికలు MAX కి 8 వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను 4 ప్లై బైనరీ సెర్చ్ ట్రీ కోసం 8 కి సమానమైన వ్యూహాల సంఖ్యను ఇక్కడ వ్రాస్తాను మరియు ఒక వ్యాయామంగా మీరు 5 లేదా 6 ప్లై కోసం అదే విధంగా ఉన్నట్లు చూడవచ్చు కాబట్టి 8 2 3 కు సమానం 5 లేదా 6 కి ఇది 2 7 7 లేదా 8 కి 2 15 9 లేదా 10 కి ఇది 2 31 మరియు మీరు చేయవచ్చు ఇక్కడ నుండి ఎక్స్ట్రాపోలేట్ చేయండి మరియు నేను దీనిని గణాంకాలుగా ఇస్తాను మీరు లోతుగా వెళ్ళేటప్పుడు వ్యూహాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మరియు మీరు చేయగలిగే వ్యాయామంగా ఈ 2 ఇక్కడ ఒక పాత్ర పోషిస్తున్న ఒక శాఖ కారకం మనం 2 ని B తో భర్తీ చేస్తే ఆ సంఖ్య ఎలా ఉంటుంది ఇది ఆసక్తికరమైన వ్యాయామం కానీ మీరు దానిని తరువాత చేయవచ్చు ఈ ప్రత్యేకమైన ట్రీ కోసం 8 వ్యూహాలు ఉన్నాయి మరియు నేను ఏదైనా ఏకపక్ష నోడ్ను ఎంచుకుంటే నేను ఆ 8 వ్యూహాలలో 2 పొందుతాను ఏదైనా నోడ్ను ఎంచుకోండి మరియు మీకు 2 వ్యూహాలు లభిస్తాయి కాబట్టి SSS SSS స్టార్ ఏమి చేస్తుంది ఇది వ్యూహాల స్థలంలో శోధనలు మరియు ఇది ఉత్తమమైన కదలికను కోల్పోకూడదు అనే అర్థంలో ఇది సమగ్రంగా ఉండాలి కాబట్టి ఇది ప్రారంభించడానికి అన్ని వ్యూహాలను పరిగణించాలి మరియు దాని నుండి ఒకదాన్ని ఎంచుకోండి అది బ్రూట్ ఫోర్స్ అయితే ఇక్కడ బ్రూట్ ఫోర్స్ చేయము ఇప్పుడు లీఫ్ నోడ్ పాక్షిక వ్యూహాన్ని సూచిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా శుద్ధి చేయని వ్యూహం నేను ఒక వ్యూహంలో ఒక లీఫ్ ని మాత్రమే చూసినట్లయితే నేను వ్యూహంలో కొంత భాగాన్ని మాత్రమే చూశాను కాబట్టి ఉదాహరణకు నేను ఈ లీఫ్ 20 ని చూసినట్లయితే దాని విలువ 20 నాకు ఉంది ఈ ప్రత్యేక వ్యూహంలోని ఈ భాగం ఇది ఇతర వ్యూహాలలో కూడా భాగమని నాకు తెలుసు కానీ ఇది ఏ వ్యూహంలో భాగమో అది ఈ వ్యూహం యొక్క విలువకు ఎగువ కట్టుబడి ఉన్న ఆస్తిని కలిగి ఉంది ఒక లీఫ్ నోడ్ వ్యూహాల సమూహాన్ని కూడా సూచిస్తుంది ఈ క్షణం క్రితం మనం చర్చిస్తున్నది నేను ఈ ఎడమ ఎక్కువ నోడ్ 50 ని ఎన్నుకుంటే అది 2 వ్యూహాల సమూహాన్ని సూచిస్తుంది మరియు 2 వ్యూహాలు అంటే MAX ఎడమ స్థాయిని ఉన్నత స్థాయిలో చేస్తుంది మరియు MIN ఈ ఎంపిక చేస్తే MAX దీన్ని ఎంచుకోవచ్చు లేదా దానిని ఎంచుకోవచ్చు కాబట్టి అవి 2 వ్యూహాలు ఈ ప్రత్యేకమైన నోడ్ 50 ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఈ 50 ఆ రెండు వ్యూహాలకు ఎగువ కట్టుబడి ఉంటుంది కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఎవరు అన్ని వ్యూహాలను కవర్ చేయడానికి దారితీస్తారు అది SSS SSS స్టార్ అల్గోరిథం యొక్క మొదటి పాయింట్ ఏదో ఒకవిధంగా మీరు లీఫ్ లను ఎన్నుకుంటారు మీకు సాధ్యమయ్యే అన్ని వ్యూహాల నుండి ప్రతినిధిని కలిగి ఉంటారు అన్ని వ్యూహాలను కవర్ చేసింది మీరు అది ఎలా చేశారు ఇది చాలా సులభం మీరు మాక్స్ స్థాయిలో అన్ని శాఖలను ఎన్నుకునే విధంగా ఈ క్రింది పద్ధతిలో గేమ్ట్రీ నుండి ఉప ట్రీ ను తీస్తారు మనం ఎందుకు చేయాలి ఎందుకంటే ఈ సమయంలో అన్ని వ్యూహాలను కవర్ చేయడమే లక్ష్యం మనం ఏ వ్యూహాలను కోల్పోకూడదనుకుంటున్నాము ఉదాహరణకు రూట్ స్థాయిలో MAX చేసే అన్ని కదలికలను తప్పనిసరిగా పరిగణించాలి మరియు అదేవిధంగా లోతైన స్థాయిలలో తప్పనిసరిగా పరిగణించాలి కాబట్టి MAX స్థాయిలో అన్ని శాఖలను ఎన్నుకోండి MIN స్థాయిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోండి నేను ఇలా చేస్తే నేను అన్ని వ్యూహాలను తప్పనిసరిగా కవర్ చేసే లీఫ్ ల సమితిని లీవ్స్ సెట్ నిర్మిస్తాను కాబట్టి ఆల్ఫా బీటా అల్గోరిథం కోసం మనం పరిగణించిన ఈ గేమ్ట్రీ కోసం అలా చేద్దాం కాబట్టి SSS SSS స్టార్ దీన్ని ఎలా చేస్తుందో ఇప్పుడు మనం అన్వేషించాలనుకుంటున్నాము కాని మొదట ప్రతి లీఫ్ ఈ సందర్భంలో 2 వ్యూహాల సమూహాన్ని సూచించే లీఫ్ ల సమితిని ఎంచుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది అయితే మీరు తప్పక లీఫ్ ను ఎన్నుకోవాలి తద్వారా అన్ని వ్యూహాలు కవర్ చేయబడతాయి కాబట్టి మనం ఏ వ్యూహాన్ని కోల్పోము మరియు దానికి మార్గం MAX కోసం అన్ని ఎంపికలను ఎన్నుకోవడం మరియు ఒకటి MIN కోసం ఏకపక్షంగా ఎన్నుకోవడం అప్పుడు MAX కోసం అన్ని ఎంపికలు మరియు MIN కోసం ఒక ఎంపిక అదేవిధంగా ఇక్కడ MIN కోసం ఒక ఎంపిక MAX కోసం అన్ని ఎంపికలు SSS SSS స్టార్ ఈ అల్గోరిథం ఈ నోడ్స్ లేదా లీఫ్ ల సమితిని ఎంచుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లీవ్స్ను ఇక్కడ అండర్లైన్ చేద్దాం మనం దీనిని చూస్తున్నాము ఇది ఒకటి ఇది ఒకటి మరియు ఇది కూడా మనం మాట్లాడిన 8 వ్యూహాలలో ఈ 4 లీవ్స్ ఒక్కొక్కటి 2 వ్యూహాలను కవర్ చేస్తాయి మరియు అవి అన్నింటికీ భిన్నమైనవి అని మీకు మీరు నమండి మరియు వారు అన్ని 8 వ్యూహాలను తప్పనిసరిగా కవర్ చేస్తారు ఇప్పుడు MAX ప్రాథమికంగా పని చేయబడుతోంది మనం మాట్లాడిన ఉత్తమమైన మొదటి అల్గోరిథంను గుర్తుంచుకోండి మరియు తరువాత మనం ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యను కూడా చూశాము ఇది ఉన్నత స్థాయి అల్గోరిథం ఉత్తమంగా కనిపించే పాక్షిక వ్యూహం ఆ సందర్భంలో పాక్షిక పరిష్కారం మా విషయంలో ఉత్తమ పరిష్కారం పరిష్కార వ్యూహం పూర్తిగా శుద్ధి అయ్యే వరకు ఉత్తమ మొదటి శోధన కోసం ఇది అధిక స్థాయి అల్గోరిథం ఒక స్టార్ దీనికి సరిపోతుంది శాఖ మరియు కట్టుబడి దీనికి సరిపోతుంది ఉత్తమమైనది దీనికి సరిపోతుంది అన్ని సమయాల్లో మన০ ఒక విధమైన ప్రయారిటీ క్యూను నిర్వహిస్తున్నాము దీనిలో మన০ ఉత్తమ విలువ వ్యూహాన్ని ఎంచుకోగలుగుతాము కాబట్టి A STAR లో ఉత్తమమైనది f విలువ పరంగా నిర్వచించబడుతుంది ఇది h విలువ మరియు g విలువ ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యను మీరు గుర్తుంచుకుంటే మనం చాలా ఎక్కువ రూట్ స్థాయిలో నగరాల సమితి మాకు అన్ని అవకాశాలను సూచిస్తుందని మనం చెప్పాము ఆపై ఇది 2 సెట్లుగా విభజించబడింది ఒకటి ఈ అంచుని కలిగి ఉంటుంది మరియు మరొకటి ఈ అంచుని కలిగి ఉండదు కాబట్టి ఈ రెండూ పాక్షిక పర్యటనలు అవి పూర్తిగా పేర్కొనబడలేదు మరియు అలాంటి పర్యటనలలో తక్కువ ఖర్చు ఏమిటో అంచనా వేయడానికి మనం ఒక మార్గాన్ని కనుగొన్నాము మరియు మనం ఎల్లప్పుడూ ఉత్తమంగా కనిపించే పర్యటనను ఎంచుకున్నాము మరియు దానిని మరింత మెరుగుపరచాము మనం SSS SSS స్టార్లో ఇలాంటిదే చేయాలనుకుంటున్నాము మనం మొదట సాధ్యమయ్యే అన్ని పరిష్కారాలను కవర్ చేస్తాము మరియు అన్ని వ్యూహాలను కవర్ చేసే సమూహాలను ఏర్పరచటానికి లీవ్స్ సమితిని ఎంచుకోవడం ద్వారా మనం చేసాము కాబట్టి ఈ సందర్భంలో మనకు 4 క్లస్టర్లు ఉన్నాయి మరియు ప్రతి క్లస్టర్లో మనకు ఒక ప్రతినిధి లీఫ్ 50 30 30 మరియు 70 ఉన్నాయి మరియు ఈ క్లస్టర్ చెందిన వ్యూహం విలువపై లీఫ్ ఎగువ కట్టుబడి ఉంటుంది మరియు ప్రతి లీఫ్ 2 వ్యూహాలకు చెందినది కాబట్టి మనం దీనిని అనుసరిస్తాము ఉత్తమమైన పరిష్కారం పూర్తిగా శుద్ధి అయ్యేవరకు మనం ఉత్తమంగా కనిపించే పాక్షిక పరిష్కారాన్ని కనుగొంటాము కాబట్టి వ్యూహాన్ని పూర్తిగా నిర్వచించినప్పుడు అది పూర్తిగా శుద్ధి చేయాలి కాబట్టి ఈ అల్గోరిథం SSS SSS స్టార్ సమూహాల యొక్క ప్రయారిటీ క్యూ ను ఉపయోగిస్తుంది కాని సమూహాలు స్పష్టంగా ప్రాతినిధ్యం వహించవు అవి తప్పనిసరిగా ప్రతినిధి నోడ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు ప్రయారిటీ క్యూలో ని ప్రతి మూలకం నోడ్ పేరుతో ప్రత్యక్షంగా లేదా పరిష్కరించబడిన మరియు కట్టుబడి ఉండే విలువ ద్వారా సూచించబడుతుంది కాబట్టి ప్రారంభంలో మనం అల్గోరిథం ప్రారంభించినప్పుడు దాన్ని రూట్తో ప్రారంభిస్తాము మరియు అది లైవ్ అని చెప్తాము లైవ్ ద్వారా మనం అర్థం ఇది తప్పనిసరిగా పరిష్కరించబడదు కాబట్టి మీరు ఇప్పుడు లేదా మనం చూసిన AO స్టార్ అల్గోరిథంతో పోలిక చేయవచ్చు AO స్టార్ అల్గోరిథం రూట్ పరిష్కరించబడే వరకు ఒక పరిష్కారాన్ని శుద్ధి చేస్తుంది రూట్ స్థాయి పరిష్కరించబడుతుంది అంటే పరిష్కారం పూర్తిగా శుద్ధి చేయబడుతుంది మరియు ఏదో ఒక సమయంలో నేను ఈ పరిశీలన చేసాను గేమ్ ట్రీ ను పరిష్కరించడం సమస్య యొక్క పరిష్కారానికి సమానంగా ఉంటుంది ఎందుకంటే max స్థాయిలో మనం ఒక ఎంపిక చేసుకోవాలి కాబట్టి ఇది బేసి నోడ్ min స్థాయిలో మీరు అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు ఇది ఒక min నోడ్ లాంటిది మన০ ఒక స్టార్ లో చేసినట్లుగా పార్సింగ్ పరిష్కారాల యొక్క పాస్ కారణాన్ని మీరు సంకలనం చేయరు కాని ఇక్కడ తప్పనిసరిగా మన০ పార్సింగ్ పరిష్కారాల ఖర్చు ను కనిష్టంగా తీసుకుంటాము కాబట్టి ఇది AO స్టార్ అల్గోరిథం లాగా ఉంటుంది మరియు ఇది AO స్టార్లో మనం ఉపయోగించే పరిభాష కూడా అంటే మనకు నోడ్స్ స్థాయిలు పరిష్కరించబడ్డాయి లేదా స్థాయి పరిష్కరించబడలేదు ఈ సందర్భంలో మన০ వాటిని ప్రత్యక్షంగా పిలుస్తున్నాము రూట్ స్థాయిని పరిష్కరించే వరకు అల్గోరిథం కొనసాగుతుంది ఇది మీరు గమనించవలసిన AO స్టార్ తో సారూప్యత మీరు గుర్తుంచుకుంటే AO స్టార్ ఉత్తమమైన మొదటి అల్గోరిథం మరియు ఇది కూడా బెస్ట్ ఫస్ట్ అల్గోరిథం అవుతుంది కాబట్టి మన০ దీనితో మరియు ఈ హద్దులతో ప్రారంభిస్తాము ప్రారంభంలో మన০ దీనిని ప్రయారిటీా క్యూలో చేర్చుతాము ఈ ట్రిపుల్ ఇక్కడ రూట్ నోడ్ మరియు లెవల్ లైవ్ మరియు పెద్దది మరియు ఎల్లప్పుడూ అత్యధిక విలువ రూట్ యొక్క హెడ్ ప్రయారిటీ క్యూ అప్పుడు max క్యూ అవుతుంది అల్గోరిథం హెడ్ ఎలిమెంట్ను ఎంచుకుంటుంది ఇది మీరు పిలవాలనుకుంటే అతిపెద్ద బౌండ్ లేదా హ్యూరిస్టిక్ విలువ కలిగిన విలువ మరియు ఈ క్రింది వాటిని చేస్తుంది కాబట్టి ఇది మీరు హెడ్ నోడ్ను రూట్ నుండి ఎంచుకున్నప్పుడు ఇది max గా ఉంటుంది మరియు అది ప్రత్యక్షంగా ఉంటుంది మీరు చైల్డ్ నోడ్స్ అన్నిటినిఒకే బౌండ్తో క్యూలో చేర్చుతారు మరియు వారిని ప్రత్యక్షంగా పిలుస్తారు కాబట్టి నేను నిజానికి నాన్ టెర్మినల్ చెప్పాలి కాబట్టి ఒక పరీక్ష ఉన్న చోట టెర్మినల్ నోడ్లు హోరిజోన్లో ఉన్నాయని గుర్తుంచుకోండి మరియు హోరిజోన్ వద్ద మన০ దరఖాస్తు చేయడానికి అనుమతించాము వాస్తవానికి మనం మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేయాలి మరియు ఆ నోడ్కు విలువను పొందాలి ఇది max గా ఉంటే ఇది max నోడ్ మరియు ఇది లైవ్ నోడ్ అయితే మరియు టెర్మినల్ కానిది అయితే చైల్డ్ నోడ్స్ అన్నిటిని క్యూలో చేర్చండి కాబట్టి ఇది దశ అని మీరు చూస్తారు max స్థాయిలో అన్ని శాఖలను ఎన్నుకోండి max స్థాయిలో మన০ చైల్డ్ నోడ్స్ అన్నిటిని చేర్చుతున్నాము కాబట్టి మొదట్లో మన০ ఈ రూట్ నోడ్ న్ని చేర్చుకున్నాము ఈ చైల్డ్ నోడ్స్ ను ఈ విషయానికి చేర్చుతాము మరియు తరువాత మన০ వారిని ప్రత్యక్షంగా పిలుస్తాము ఇది ఒక min మరియు లైవ్ మరియు నాన్ టెర్మినల్ అయితే ఒక చైల్డ్ నోడ్ ని జోడించండి కాబట్టి ఈ రెండు దశలు తప్పనిసరిగా సమూహాల ప్రారంభ నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ ప్లస్ పెద్ద విలువలతో ఇది ప్రయారిటీా క్యూ కాబట్టి ఇవన్నీ మొదట చూసుకుంటారు మరియు ఈ మొత్తం ట్రీ ఇక్కడ నిర్మించబడుతుంది ఈ పింక్ రంగులో మీరు చూసే ఈ ట్రీ ఇక్కడ max స్థాయిలో మన০ ఇద్దరినీ చేర్చుతాము మన০ max గా తీసివేసి చిల్డ్రన్ ను ఇద్దరినీ చేర్చుతాము min స్థాయిలో మన০ min తీసివేసి ఒక చైల్డ్ ని చేర్చుతాము ఈ సందర్భంలో మన০ ఏకపక్షంగా ఎడమ వైపున max స్థాయిలో ఎన్నుకుంటాము మన০ ఈ చైల్డ్ నోడ్స్ ను ఇద్దరినీ min స్థాయిలో చేర్చుకుంటాము మరియు ఇవన్నీ అదృశ్యమవుతాయి మరియు ప్రారంభంలో పెద్ద విలువలతో 4 ఎంట్రీలు మాత్రమే నా పారిటీ క్యూలో ఉంటాయి కాని మనం టెర్మినల్ నోడ్ తీసుకునే క్షణం ఇది టెర్మినల్ అయితే మీరు దాన్ని పరిష్కరించారని లేబుల్ చేస్తారు కాబట్టి ఈ 4 నోడ్లు టెర్మినల్ అవుతాయి మన০ వాటిని పరిష్కరించాము అని లేబుల్ చేస్తాము మరియు మన వద్ద ఉన్న విలువలను 50 30 30 మరియు 70 గా ఉంచుతాము కాబట్టి ఈ చివరలో మీరు AO స్టార్ అల్గోరిథం గుర్తుంచుకుంటే ఈ 2 దశలను కలిగి ఉంది ఫార్వర్డ్ దశ మరియు బ్యాక్ వార్డ్ దశ తప్పనిసరిగా ఉన్నాయి కాబట్టి కొంత కోణంలో ఇది ఫార్వర్డ్ దశ లాంటిది మనం లైవ్ నోడ్ను చూస్తున్నప్పుడల్లా ఇది ఫార్వర్డ్ ఫేజ్ లాంటిది ఎందుకంటే మనం చైల్డ్ నోడ్స్ ను కలుపుతున్నాము గాని ఒక చైల్డ్ నోడ్ max నోడ్ అయితే లేదా min నోడ్ అయితే కానీ మన০ ముందుకు కదులుతున్నాము లేదా ట్రీలో కదులుతున్నాము కానీ అది నోడ్స్ పరిష్కరించబడిన తర్వాత మన০ తప్పనిసరిగా బ్యాక్ వార్డ్ ట్రీ లోకి వెళ్తాము కాబట్టి ఇప్పుడు మనకు ఈ 4 నోడ్లు ఉన్నాయి మరియు మొత్తం 4 లేబుల్ తప్పనిసరిగా పరిష్కరించబడతాయి వారు ఈ పెద్ద విలువను కలిగి ఉన్నందున వారు ఎల్లప్పుడూ క్యూ కంటే ముందు ఉంటారు ఇది లేబుల్ పరిష్కరించబడినా అది క్యూ వెనుక భాగంలో వెళుతుంది ఎందుకంటే వాటికి ప్లస్ పెద్దది ఉంటుంది అప్పుడు చివరికి మొత్తం 4 మందికి ఈ విలువలు లభిస్తాయి మరియు అవి ప్రయారిటీా క్యూలో 70 50 30 మరియు 30 లను క్రమబద్ధీకరిస్తాయి మన০ ఎల్లప్పుడూ అలా ఎంచుకుంటాము ఇది ప్రయారిటీ క్యూ నేను దానిని పునరావృతం చేయవలసిన అవసరం లేదు మన০ ఎల్లప్పుడూ క్యూ యొక్క హెడ్ వద్ద నోడ్ తీసుకుంటాము కాబట్టి ఈ 4 పరిష్కరించబడిన నోడ్లు ప్రయారిటీా క్యూలో ఎంపిక చేయబడే తదుపరి నోడ్ ఈ 70 కాబట్టి ఇవి 4 క్లస్టర్లను సూచిస్తాయి వాటిని A B C D అని పిలుద్దాం ఈ ప్రతి క్లస్టర్లు 2 వ్యూహాలను సూచిస్తాయి మరియు ఈ విలువలు ప్రతి ఒక్కటి ఆ 2 వ్యూహాలపై ఎగువ కట్టుబడి ఉంటాయి మరియు ఉత్తమంగా కనిపించే క్లస్టర్ d మరియు d ప్రయారిటీ క్యూ కంటే ముందు వస్తుంది మరియు అందువల్ల SSS SSS స్టార్ ఆ అల్గోరిథంను ఎంచుకుంటుంది ఇది max నోడ్ కాబట్టి ఇది max గా మరియు పరిష్కరించబడితే రెండు కేసులు ఉన్నాయి ఒకటి ట్రీ నుండి సిబ్లింగ్ లేనప్పుడు ట్రీ లో ఒక సిబ్లింగ్ మిగిలి ఉంది కాబట్టి ఈ నోడ్లు 30 మరియు 70 రెండూ మరియు వాస్తవానికి మొత్తం 4 మందికి ట్రీ లో ఇంకా సిబ్లింగ్స్ మిగిలి ఉన్నారు కాబట్టి వారికి ఈ కేసు తప్పనిసరిగా ఉంది కాబట్టి వారికి సిబ్లింగ్ ఉన్నట్లయితే మీరు సిబ్లింగ్ మరియు తక్కువ విలువతో భర్తీ చేస్తారు 2 విలువలలో ఏది తక్కువైతే మీరు ఆ విలువను ఆ క్లస్టర్కు ఇస్తారు ఎందుకు ఎందుకంటే గుర్తుంచుకోండి ఒక వ్యూహం యొక్క విలువ ఎల్లప్పుడూ లీఫ్ ల విలువకు కనీసంగా ఉంటుంది మరియు మీరు వ్యూహంలో మరో లీఫ్ను చూస్తున్నట్లయితే మరియు అది తక్కువ విలువను కలిగి ఉంటే మన০ తక్కువ విలువను ఉంచాలి దీనికి ఎక్కువ విలువ ఉంటే మనం మొదటి విలువ నుండి తక్కువ విలువను ఉంచాలి తక్కువ విలువ ఎక్కడ నుండి వస్తుందో అది పట్టింపు లేదు కాబట్టి సిబ్లింగ్ లేకపోతే సిబ్లింగ్ ప్రతినిధిగా ఉంచండి సిబ్లింగ్ల తో మరియు తక్కువ విలువతో భర్తీ చేయండి కాబట్టి నేను ఇక్కడ సిబ్లింగ్స్ లేరని వ్రాస్తాను మరియు పేరెంట్ నోడ్స్ తో భర్తీ చేస్తాను కాబట్టి మన০ దీనికి వస్తాము ఈ దశలను అనుసరిద్దాం కాబట్టి ఈ 70 క్యూ యొక్క అధిపతి అవుతుంది మరియు అది క్యూ నుండి తీసివేయబడుతుంది మరియు ఇది సిబ్లింగ్స్లను జతచేస్తుంది కాబట్టి మన০ ఈ నోడ్ను అన్వేషిస్తున్నామని మరియు ఈ నోడ్ను అప్పుడు చూస్తున్నామని చెప్పడానికి ఇది సమానం ఈ క్లస్టర్ యొక్క విలువ ఇప్పటికీ 70 గా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ రెండు విలువలు 70 మరియు 80 లలో తక్కువ గా ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికీ క్యూ కంటే ముందు ఉంటుంది ఎందుకంటే దాని విలువ 70 ఉంది దీనికి ఎక్కువ సిబ్లింగ్స్ లేరు ఇది క్యూలో చేర్చబడుతుంది మరియు ఇది పరిష్కరించబడుతుంది అని లేబుల్ చేయబడతుంది కాబట్టి ఇది AO స్టార్ అల్గోరిథంలో మన০ చేసినట్లుగా ఇది పరిష్కరించబడిన లేబుల్ను సూచిస్తుందని చెప్పనివ్వండి దీనికి సిబ్లింగ్స్ లేకపోతే మన০ దానిని పేరెంట్స్ తో ఆ విలువతో ఉంచుతాము కాబట్టి ఇప్పటికీ ఈ క్లస్టర్ D ఇక్కడ ఈ నోడ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు దాని విలువ 70 ఈ సమయంలో ఇది ఇక్కడ max నోడ్ అయినందున ఇది ఇకపై ఒక పాత్ర ను పోషించదు ఎందుకంటే దీనికి 30 అప్పర్ బౌండ్ ఉంది మరియు max ఇక్కడ నుండి 70 పొందుతోంది మరియు ఇది మాక్స్ కి తెలుసు ఇది ఆల్ఫా కట్ఆఫ్ ఈ ప్రదేశంలో జరుగుతుంది మీరు దీన్ని స్పష్టంగా చేస్తారు లేదా క్యూ చివరిలో అది ఎప్పటికి తెరపైకి రాదు అంటే ఆల్ఫా కట్ ఆఫ్ యొక్క దశ ఇక్కడ ఈ దశ ద్వారా సంగ్రహించబడుతుంది ఇది min మరియు ఇప్పుడు పరిష్కరించబడితే దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఒక min నోడ్ మరియు అది పరిష్కరించబడితే మరియు అవ్యక్తంగా మన০ ఇక్కడ ఇక్కడ చెప్పడం లేదు ఇది క్యూ యొక్క హెడ్ వద్ద ఉంది కాబట్టి ఇది పరిష్కరించబడుతుంది మరియు ఇది క్యూ యొక్క హెడ్ వద్ద ఉంటుంది దీనికి సిబ్లింగ్ ఉంది కాని సిబ్లింగ్ ఎప్పుడూ పాత్ర పోషించదు ఎందుకు ఎందుకంటే ఇది ఒక min నోడ్ ఇది అది ఎగువ వచ్చింది అది విలువ వచ్చింది 70 విలువను పొందింది సిబ్లింగ్ 30 పైభాగాన్ని కలిగి ఉంది మరియు ఈ సిబ్లింగ్ ఎప్పుడూ MAX నోడ్ ప్రభావితం చేయదు మరియు ఇది అస్సలు పరిగణించదు కాబట్టి ఇది ఒక min నోడ్ అయితే మరియు అది పరిష్కరించబడిన నోడ్ అయితే దాని పేరెంట్తో భర్తీ చేయండి అని చెప్పడం ద్వారా ఇది అమలు చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మరియు పేరెంట్ పరిష్కరించబడుతుంది అని లేబుల్ చేయబడతుంది కాబట్టి పేరెంట్ మరియు రెండు సందర్భాల్లో ఇది max నోడ్ లేదా min నోడ్ అయినా పరిష్కరించబడుతుంది అని చెప్పాలి సిబ్లింగ్స్ లేనట్లయితే max నోడ్ కోసం పేరెంట్స్ లేబుల్ పరిష్కరించబడతారు మరియు విలువను పొందుతారు Min నోడ్ అయితే సిబ్లింగ్స్ ఉన్నారా లేదా అన్నది పట్టింపు లేదు కానీ దాని పేరెంట్ పరిష్కరించబడుతుంది అని లేబుల్ చేయబడతుంది మరియు ఈ సందర్భంలో దీనికి 70 విలువ లభిస్తుంది ఇప్పుడు మన০ ఈ దశకు తిరిగి వెళ్తాము అది నోడ్ పరిష్కరించబడింది మరియు ఇది max నోడ్ దాని సిబ్లింగ్స్ ఇంకా పరిష్కరించబడలేదు ముఖ్యంగా ఇది ట్రీ లో మనం ఎక్కడో ఉన్న టెర్మినల్ నోడ్ కాదు కాబట్టి మన০ దీనిని సిబ్లింగ్స్ తో భర్తీ చేస్తాము max గా పరిష్కరించబడితే అదే ప్రక్రియ సిబ్లింగ్ మరియు తక్కువ విలువతో భర్తీ అవుతుంది ఈ సందర్భంలో విలువ 70 కాబట్టి మన০ ప్రాథమికంగా ఈ నోడ్ 70 విలువతో ప్రత్యక్షంగా మారుతుంది నేను దీన్ని 70 యొక్క సరిహద్దుతో మూల్యాంకనం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది లైవ్ నోడ్ కనుక ఇది ఇకనుంచి పునరావృత కాల్ లాంటిది ఇది లైవ్ నోడ్ మన০ దీనిని అనుసరిస్తాము చైల్డ్ నోడ్స్ అన్నిటిని max గా ఒక చైల్డ్ నోడ్ min కి చేర్చండి కాబట్టి ఇది పునరావృత కాల్ లాంటిది అంటే మన০ అన్ని చైల్డ్ నోడ్స్ ను max గా మరియు ఒక ఛైల్డ్ ను min కి చేర్చుతాము కాబట్టి మన০ మొదట దీనిని పరిశీలిస్తాము మరియు తరువాత ఇవన్నీ క్యూలో చేర్చబడ్డాయి ఇది క్యూ యొక్క తలపైకి వస్తుంది ఎందుకంటే దీనికి 80 విలువ ఉంది ఇది టెర్మినల్ నోడ్ మన০ టెర్మినల్ నోడ్ చూసిన క్షణం దాన్ని కోల్పోయాము ఇది క్యూ యొక్క తలపైకి వస్తుంది అది 80 విలువతో ఆడబడిన పక్షపాత చైల్డ్ను పొందుతుంది అప్పుడు సిబ్లింగ్స్ లేరు ఇది ఇప్పటికీ క్యూ యొక్క హెడ్ వద్ద ఉంది కాబట్టి ఇది 80 విలువతో క్యూలో జతచేయబడుతుంది మరియు పరిష్కరించబడుతుంది ఇది 80 విలువతో లేబుల్ పరిష్కరించబడిన క్షణం దాని పేరెంట్ 80 విలువతో పరిష్కరించబడుతుంది అని లేబుల్ చేయబడతుంది మరియు ఎప్పుడు max నోడ్ ఉన్నప్పుడు కాబట్టి మన০ ఎల్లప్పుడూ క్యూ యొక్క హెడ్ వద్ద ఉన్న నోడ్లను మరియు మన০ అన్ని సమయాల్లో చూస్తున్న అత్యధిక విలువ నోడ్ను పరిశీలిస్తున్నామని గుర్తుంచుకోండి ఇది క్యూ యొక్క హెడ్ వద్ద ఉంది క్షమించండి ఇది 80 విలువతో సరైనది కాదు కానీ 70 విలువతో తప్పనిసరిగా 2 విలువల కంటే తక్కువ ఇప్పుడు హెడ్ పై ఈ max నోడ్ కోసం ఎక్కువ మంది సిబ్లింగ్స్ లేరు లేబుల్తో max నోడ్ పరిష్కరించబడింది కాబట్టి ఇది ఇప్పటికే వాస్తవానికి పోయింది అది విసిరివేయబడింది ఒక కాపీని మాత్రమే ఉంచారు కాబట్టి ఎక్కువ మంది సిబ్లింగ్స్ మిగిలి లేరు ఈ min నోడ్ 80 విలువతో పరిష్కరించబడుతుంది అని లేబుల్ చేయబడతుంది ఇప్పుడు ఇది ఒక min నోడ్ మరియు అది పరిష్కరించబడినందున అది దాని గురించి పట్టించుకోదు మరియు అది క్యూ యొక్క హెడ్ వద్ద ఉంది ఇది పట్టించుకోదు ఎందుకంటే దీని అర్థం వేరే ప్రాంతాల నుండి వచ్చే సరిహద్దులు ఏమైనా తక్కువగా ఉంటాయి ఇది హైడ్రాలిక్ క్యూలో ఉంది మరియు max గా వెళ్తుంది కాబట్టి max గా ఇక్కడ నుండి 80 విలువను పొందుతోంది ఇది మనం చూడని ఈ ఇతర నోడ్లలో ఏమి జరుగుతుందో బట్టి ఇక్కడ నుండి దాదాపు 50 లేదా 30 విలువను పొందుతోంది కానీ దాదాపు 50 విలువ కాబట్టి వారు క్యూలో వెనుకబడి ఉన్నారు మనం ఇక్కడ చెప్పినట్లుగా ఒక min పరిష్కరించబడిన నోడ్ క్యూ యొక్క హెడ్ పైకి వచ్చిన క్షణం మనం పేరెంట్ను పరిష్కరించిన నోడ్తో భర్తీ చేస్తాము ఈ సందర్భంలో మనం దీనిని 70 విలువతో భర్తీ చేస్తాము కాబట్టి మనం ఏమి చేసాము మనం దీనిని చూశాము ఈ SSS SSS స్టార్ అల్గోరిథం 1 2 3 4 5 6 7 నోడ్లను తప్పనిసరిగా ముగించే ముందు చూసింది గమనించండి ఇది ఆల్ఫా బీటా కనుగొన్న 70 విలువలతో ముగుస్తుంది మరియు మినీమాస్ తప్పనిసరిగా కనుగొనబడుతుంది కాబట్టి మూడు అల్గోరిథంలు మినీమాక్స్ అల్గోరిథం ఆల్ఫా బీటా అల్గోరిథం SSS SSS స్టార్ అల్గోరిథం మన০ ఒకే మినీమాక్స్ విలువను స్పష్టంగా కనుగొంటాము లేకపోతే అవి భిన్నంగా ఉంటాయి కాబట్టి వారు ఒకే మినీ మాక్స్ విలువతో ఒకే కదలికను కనుగొంటారు మినీ మాక్స్ ఈ 16 నోడ్లను చూసింది ఆల్ఫా బీటా మన০ ఇక్కడ గీసిన ఈ 10 షేడ్ చేయని నోడ్లను మాత్రమే చూస్తుంది మరియు SSS SSS స్టార్ మన০ ఇక్కడ చూసిన ఈ 7 అండర్లైన్ పింక్ నోడ్లను మాత్రమే చూస్తు০దీ అంతకన్నా ముఖ్యమైనది ఏమిటి ట్రీ యొక్క ఈ వైపు ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించబడిందని గమనించండి ఇక్కడ ఆటగాళ్ళు ఇద్దరికీ ఉత్తమమైన కదలికలు ఉంటాయి మరియు ఇది ప్రాథమికంగా ఈ భాగాన్ని పరిష్కరించింది మరియు ఈ భాగాన్ని పూర్తిగా విస్మరించింది ఉదాహరణకు ఈ నోడ్ను చూడలేదు ఈ నోడ్ ఆల్ఫా బీటా చేత చూడబడింది కాబట్టి వాస్తవానికి స్టాక్మాన్ చూపించాడు ఆల్ఫా బీటా SSS SSS స్టార్ ఏదైనా నోడ్ను SSS SSS స్టార్ చూస్తే ఆల్ఫా బీటా కూడా తప్పనిసరిగా చూస్తుంది అవును ఇది 70 కాబట్టి ఇది కూడా 70 అయి పరిష్కరించాలి కాబట్టి మీరు చూడగలిగే ఆల్ఫా బీటా యొక్క మొదటి వైవిధ్యం SSS SSS స్టార్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ గురించి మాట్లాడినప్పుడు మన০ ఇంతకు ముందు చెప్పిన వాటికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే డొమైన్ ఆధారిత హ్యూరిస్టిక్ ఫంక్షన్ యొక్క భావనను ఉపయోగించాము ఈ సందర్భంలో మన০ ఆ కోణంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్ను ఉపయోగించము కాని మన০ పరిష్కారం యొక్క అంచనాను ఉపయోగిస్తాము హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఒక పరిష్కారం యొక్క అంచనాను కూడా ఇస్తుంది కానీ ఇక్కడ మనకు ఒక అంచనాకు వేరే యంత్రాంగం ఉంది అది నమూనా ద్వారా దానికి రావచ్చు సాధ్యమయ్యే అన్ని వ్యూహాలపై ఎగువ హద్దులు పొందడానికి అన్ని వ్యూహాలను నమూనా చేయడం ద్వారా మరియు ఈ ప్రక్రియలో మన০ ఈ సమూహాలను కనుగొన్నాము ఆపై మన০ ఎల్లప్పుడూ ఉత్తమంగా కనిపించే క్లస్టర్ను శుద్ధి చేసాము కాబట్టి అల్గోరిథం యొక్క ఉత్తమ మొదటి స్వభావం అమలులోకి వస్తుంది కాబట్టి నేను కొన్ని విషయాలతో ముగించాలనుకుంటున్నాను ఒకటి మీరు వాస్తవ ప్రపంచ గేమ్ ఆడే కార్యక్రమం గురించి మాట్లాడుతుంటే అప్పుడు మీరు కొంత మొత్తంలో శోధన చేస్తారు మీరు కేప్ లైన్ ముందుకు చూస్తారు కానీ ఇక్కడ దాగి ఉండే ప్రమాదం ఉంది వాస్తవానికి మీరు బాగా చూడగలుగుతారు కాని ట్రీ విపరీతంగా పెరుగుతున్నందున మీరు ఎక్కువ శోధన చేయలేరు మరియు చాలా అల్గోరిథంలు 10 ply దాటి వెళ్ళవు ఇప్పుడు దీనిని హోరిజోన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు మరియు ఇది ఈ క్రింది విధంగా ఉంది ఇది ఒక ప్రత్యేకమైన గేమ్ యొక్క ఆసక్తిని కలిగి ఉంది ఇది సహజంగా జరిగే కొన్ని యంత్రాంగాల ద్వారా అంచనా వేయబడుతుంది కాబట్టి ఈ మంచి లేదా మరేదైనా మంచిదని నిర్ణయించడంలో నోడ్స్ యొక్క ఈ శ్రేణికి పాత్ర ఉందని చెప్పండి అది పట్టింపు లేదు ఇది సంఘటనల కదలికల యొక్క ముఖ్యమైన క్రమం కాబట్టి ప్రతి ఒక్కటి ఒక కదలిక కాబట్టి max మూవ్ min మూవ్ మరియు మొదలైనవి ఇప్పుడు దీనిలో మీరు అర్ధం లేని ఏకపక్ష కదలికల సమితిని అర్ధం లేని ధీ అనుకుందాం max గా కొంత కదలికను చేస్తుంది max గా ఒక కదలికను చేస్తుంది min ఒక కదలికను చేస్తుంది max గా ఒక కదలికను చేస్తుంది కదలికను చేస్తుంటాయి మరియు వాదనల కొరకు ఈ స్టేట్ ఈ స్టేట్ కి సమానం అని చెప్పండి ఇది సాధ్యమే ఉదాహరణకు మీరు చదరంగం వంటి ఆటను చూస్తున్నట్లయితే max గా గుర్రం కదలిక చేయవచ్చు min గుర్రం కదలిక చేయవచ్చు max గా గుర్రాన్ని వెనక్కి తీసుకోవచ్చు మరియు min దాని గుర్రాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది కాబట్టి ఇద్దరూ ఒక కదలికను తీసుకున్నారు మరియు కదలికను రద్దు చేసారు మరియు వారు ఇక్కడ ఒకే స్థితిలో ఉన్నారు కానీ శోధనకు ఏమి జరుగుతుంది శోధనలో మన০ ఈ మొత్తం క్రమాన్ని ఇక్కడ చొప్పించాము మీరు చేస్తున్న ఈ ఏకపక్ష కదలిక కారణంగా ఈ భాగం హోరిజోన్ నుండి బయటకు నెట్టివేయబడుతుంది ఈ బండి హోరిజోన్ నుండి బయటకు నెట్టివేయబడుతుంది అంటే ఇది ముఖ్యమైనది ఈ కదలికలు ఈ అల్గోరిథం ద్వారా ఇకపై గుర్తించబడవు ఎందుకంటే ఇది శోధన హోరిజోన్ వరకు మాత్రమే కాబట్టి ఈ ప్రభావాన్ని హోరిజోన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు మరియు ప్రజలు ఏమి చేసారు అంటే మన০ తరచూ ద్వితీయ శోధన చేస్తాము ఒక కదలికను చేసే ముందు వారు కొంచెం ద్వితీయ శోధన చేస్తారు ఈ చర్య వాస్తవానికి కాదు అని ధృవీకరించడానికి ఆ కదలిక వెనుక దాగి ఉంది లేదా అలాంటిదే కాబట్టి చాలా తరచుగా ప్రజలు దీన్ని చేస్తారు సహజంగానే ద్వితీయ శోధన ఈ మొత్తం శోధనను మాత్రమే చేస్తుంది ఇది వాస్తవానికి ఈ లోతు వరకు ఈ మొత్తం విషయాన్ని శోధించడం కంటే తక్కువగా ఉంటుంది ఇది తప్పనిసరిగా చాలా విలువైనది గా భావించబడుతుంది చివరకు నేను ఒక ఉదాహరణతో ముగించాలనుకుంటున్నాను ఇది శోధించడానికి ఒక పరిమితి ఉంటుందని చూపిస్తుంది కాబట్టి ఈ హైటెక్ ప్రోగ్రామ్కు ఇది ఒక ప్రసిద్ధ ఉదాహరణ ఈ హైటెక్ ఒక మల్టీ ప్రాసెసర్ 64 ప్రాసెసర్ చెస్ ప్లేయింగ్ మెషీన్ సెమౌర్లో బెర్లినో అభివృద్ధి చేసింది మరియు ఈ స్థానం హైటెక్కు ఇవ్వబడింది మరియు ఇది శోధన అని వివరిస్తుంది పూర్తి శోధన తప్ప ఇతర రకాల తార్కికత చేయగలది తప్ప ఏదైనా చేయగల సామర్థ్యం ఎల్లప్పుడూ ఉండదు కాబట్టి స్థానం ఈ క్రింది విధంగా ఉంటుంది కాబట్టి ఇవి బంటులు P P P P P అని చెప్పండి కాబట్టి తెలుపు రంగుకు ఈ స్థానం ఉంది కాబట్టి శోధన దాని లోపాలను కలిగి ఉంటుందని చూపించడానికి ఎవరో కనిపెట్టిన చాలా వివాదాస్పద స్థానం ఇది కాబట్టి ఇవి బంటులు 8 బంటులు వైట్ హౌస్ ప్రతి కాలమ్లో ఒకటి మరియు తెలుపులో రాజు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాడు మనం చెప్పండి ప్రత్యర్థికి 8 బంటులు కూడా ఉన్నాయి ఇవి ఈ 8 బంటులతో హెడ్ నుండి హెడ్ వరకు ఉంటాయి కొంత కోణంలో డెడ్ లాక్ యొక్క రకాన్ని సృష్టించడం కానీ ప్రత్యర్థికి ఇతర ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యర్థికి ఇక్కడ ఒక బిషప్ మరియు ఇక్కడ ఒక రూక్ మరియు ఇక్కడ ఒక రూక్ మరియు ఇక్కడ ఒక రాజు ఉన్నారు కాబట్టి మెటీరియల్ ప్రయోజనం విషయంలో ప్రత్యర్థి బలంగా ఉంటాడు ఈ వైట్ ప్లేయర్కు 8 బంటులు ఉన్నాయి మరియు రాజు ఈ రెడ్ ప్లేయర్ లేదా బ్లాక్ ప్లేయర్ మీరు పిలవాలనుకునేది 8 బంటులు మరియు ఒక రాజు కానీ 2 రూక్స్ మరియు ఒక బిషప్ కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యమైన మెటీరియల్ ప్రయోజనం తప్పనిసరిగా ఉంది ఈ ఎరుపు ఈ రూక్ను ఇక్కడ కదిలిస్తే ఏమి జరుగుతుంది ఇది ఈ కదలికను చేస్తుంది మరియు ఇప్పుడు దాని తెల్లని కదలికకు మారుతుంది మరియు ఈ స్థానం హైటెక్కు ఇవ్వబడింది దీనిని పాయిజన్ రూక్ అంటారు కాబట్టి మీరు వెబ్లో పాయిజన్ రూక్ని చూస్తే మీరు ఈ స్థానం మరియు దీని వెనుక కొంత కథను పొందుతారు కాబట్టి కథ ఏమిటి ఎరుపు రంగు ఇక్కడకు కదులుతుంది ఏదో ఒక కోణంలో ఈ బంటుకు అందిస్తోంది సరియైనదా తెలుపు ఈ రూక్ను ఇలా పట్టుకోగలదు మీకు చెస్ నియమాలు తెలిస్తే మరియు తెలుపు మన০ మాట్లాడుతున్న గేమ్ ప్లే అల్గోరిథం ప్రాథమికంగా దీన్ని చేస్తుంది వారు కొన్ని k ప్లై శోధన చేస్తారు మూల్యాంకన ఫంక్షన్ను వర్తింపజేస్తారు మూల్యాంకనం ఫంక్షన్ ఏమిటి ఇది మెటీరియల్ ప్రయోజనం మరియు స్థాన ప్రయోజనం యొక్క కలయిక అని మన০ చూశాము ఆపై ఈ మూల్యాంకన ఫంక్షన్ ఆధారంగా ఉత్తమమైన కదలికను ఎంచుకోండి ఈ పేద తెల్ల కార్యక్రమం ఏమి చేస్తుంది ఇది చూస్తుంది ఇది రూక్ పట్టుకోవటానికి పొందుతోంది దీని ఫలితంగా ఇది రూక్ను సంగ్రహించే ఈ కదలికను చేస్తుంది కానీ టైటిల్ చెప్పినట్లుగా ఈ రూక్ ఇది పాయిజన్ రూక్ ఎందుకంటే ఏమి జరుగుతుంది ఈ బంటు ఇక్కడి నుండి దూరమయ్యాక ఈ అజేయమైన కోట కుడివైపున ఉంది కాబట్టి ఈ రూక్స్ బంటులలో దేనినైనా దాడి చేయలేవని గమనించండి ఎందుకంటే రూక్స్ ఈ దిశలో మాత్రమే కదలగలవు మరియు నల్లగా ఉన్న ఏకైక బిషప్ దాని స్వంత రంగుపై దాడి చేస్తుంది కాబట్టి మీకు చదరంగం తెలిస్తే మీరు ఉదాహరణకు అన్ని నల్ల చతురస్రాలు మరియు ఇవన్నీ తెల్లటి చతురస్రాలు అవుతాయి మరియు దీనికి నల్ల బిషప్ ఉంది అది ఎప్పటికీ దాడి చేయదు అది ఎప్పటికీ విరిగిపోదు తనకు తానుగా నల్లగా ఉండదు తెలుపు నిర్మించిన ఈ కోటలోకి ప్రవేశించండి కానీ ఈ గొలుసు నుండి తెలుపు ఒక బంటును కదిలిస్తే అది దాని భూభాగాన్ని నలుపుకు తెరుస్తుంది ఆపై మీరు చెప్పినట్లుగా నలుపు వాస్తవానికి ఇక్కడ నుండి దాడి చేసి ఆటను గెలవగలదు కాబట్టి ఆటగాళ్ళు కూడా చాలా మంది ఆటగాళ్ళు కూడా ఈ స్థానాన్ని చూసి అవును అని చెబుతారు శ్వేతజాతీయులు చేయగలిగేది ఏమిటంటే రాజు చుట్టూ తిరగడం తరువాత నలుపు ఏమీ చేయలేము కానీ ఈ చెస్ ప్రోగ్రాం మీరు ఉన్నత స్థాయి లేదా మెటా స్థాయిగా చెప్పేదానిని వాదించలేకపోయింది లేదా మరింత చూడండి ఇది ఒక ట్రీ యొక్క ఈ శోధనను చేయగలదు అది కొంత మెటీరియల్ ప్రయోజనాన్ని పొందబోతోందని భావించింది కాబట్టి ఇది రూక్ను స్వాధీనం చేసుకుంది మరియు వాస్తవానికి ఆటను కోల్పోయింది కాబట్టి ఇది ఇక్కడ ఉన్న పాఠం ఏమిటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలను రూపొందించడానికి మీకు కేవలం ఒక రకమైన తార్కికం మాత్రమే అవసరం కానీ అనేక రకాల తార్కికాలు కలిసి పనిచేయడం అవసరం తార్కికం యొక్క మరొక రూపం ఏమిటంటే మనం ఇక్కడ మాట్లాడుతున్న రకమైన తార్కికం తెలుసు నిర్మాణాన్ని ఏదో ఒక విధంగా విశ్లేషించడం లేదా ఈ ప్రోగ్రామ్ చేయలేని ఈ విషయం గురించి కొంత తేడా చేయడం కాబట్టి మన০ ఆటలతో ఇక్కడ ఆగిపోతాము ఇతర గేమ్స్ అల్గోరిథం గేమ్ ప్లే అల్గోరిథంలు ఉన్నాయి మన০ పరిగణించము ఉదాహరణకు బెర్లినో కు B స్టార్ అని పిలువబడే ఒక అల్గోరిథం ఉంది ఇది మన০ పరిగణించము ఇది ఒక రకమైన హ్యూరిస్టిక్ సెర్చ్ అల్గోరిథం ఇది దిశలను కలిగి ఉంటుంది కాని మనం SSS నక్షత్రానికి మాత్రమే పరిమితం చేస్తాము ఇది చాలా సరళమైన అల్గోరిథం తప్పనిసరిగా మాట్లాడటానికి కాబట్టి మన০ ఇక్కడ గేమ్స్ తో ముగుస్తాము మరియు ఈ ప్లేస్ నుంచి వెళ్తాము